సంక్షిప్తలిపి సంజ్ఞామానం ఉందని నేను మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవాలని అడుగుతాను మీరు ఈ FEM ని గమనిస్తే ఇక్కడ ఉన్న ఈ పదం మొత్తం మళ్లీ మళ్లీ రాయడం చాలా దుర్భరంగా మారుతుంది కాబట్టి నేను దీనిని Φ అని పిలిచాను మేము ఇంతకు ముందు కూడా చేసాము కాబట్టి మీరు చూసే ఈ Φ కేవలం ఈ ఇంటిగ్రండ్ కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయబోతున్నాం అంటే మనం ఒక వస్తువును తీసుకుందాం ఇక్కడ ముగిసింది సరిహద్దుపై ఒక త్రిభుజాన్ని తీసుకుందాం కాబట్టి ఇది నా బాహ్య సాధారణం మరియు నేను సరళత కోసం ఈ అంచులను 1 2 మరియు 3గా లెక్కించబోతున్నాను కాబట్టి FEMలో నేను ఏమి చేసాను సాంప్రదాయ FEMలో నేను ప్రాథమికంగా ఈ టెస్టింగ్ ఫంక్షన్ల యొక్క అన్ని విభిన్న సాధ్యమైన విలువలను సైకిల్ చేసాను నేను టెస్టింగ్ ఫంక్షన్ని ఈ ఎడ్జ్లలో ఒక్కొక్కటిగా తీసుకున్నాను మరియు నేను నా సమీకరణాల వ్యవస్థను వ్రాసుకున్నాను మరియు nm అంచులు ఉన్నందున nm పరీక్ష విధులు ఉన్నాయి కాబట్టి మనకు అవన్నీ బాగా తెలుసు కానీ ఇప్పుడు మనం చేసిన దాని ద్వారా మార్పు చెందే సమీకరణాన్ని చూద్దాం మరియు నా Tm సరిహద్దులో ఉన్నప్పుడు అది జరుగుతుంది బౌండరీ ఎడ్జ్ అనేది ఈ కుడి చేతి వైపుని పిలవబోతుంది లేకపోతే Tm సరిహద్దు కుడివైపున లేకుంటే T m ఈ m సరిహద్దులో లేకుంటే ఈ పదం 0 వేరియబుల్స్ యొక్క చెడు ఎంపిక m ఇక్కడ వేరియబుల్ అని అనుకుందాం కానీ మేము దానిని సరిహద్దు అంచుల సంఖ్యకు సమానంగా చేసాము కానీ ఇది స్పష్టంగా ఉంది కావాలంటే ఇవన్నీ i చేయవచ్చు కాబట్టి Hi13uiTi అని వ్రాయబడుతుందని మీకు ఇప్పటికే తెలిసినట్లుగా వ్యక్తీకరించబడిన అయస్కాంత క్షేత్రం ఏమిటి కాబట్టి నా FEM సమీకరణాలు నాకు ఇవ్వబోతున్నాయి నేను పరీక్షను సరిగ్గా పనిచేస్తాను కాబట్టి నేను T ని టెస్టింగ్ ఫంక్షన్గా ఎంచుకోబోతున్నాను మరియు నా FEM నుండి మాతృక సమీకరణం ఒక అడ్డు వరుస మాత్రమే కాబట్టి ఏమి జరుగుతుంది కాబట్టి ఈ త్రిభుజం పై ఇంటిగ్రల్ ∬ϕT1 Hdru1∬ϕT1 T1dru2∬ϕT1 T2dru3∬ϕT1 T3dr అవుతుంది మీరు దీనిని గమనించవచ్చు అది H లో సరళంగా ఉంది నేను H ను దానిచే భర్తీ చేస్తే అది H1 H2 ఉంటుంది అది కేవలం క్యాపిటల్ ఫై ఆ రెండు పదాల మొత్తం కాబట్టి ఇక్కడే నేను నా ఈ వరుసను పొందుతున్నాను u1 u2 u3 మరియు మొత్తం సూత్రీకరణ యొక్క ఇతర అంచులు లేవు అందుకే ఇది వేగంగా ఉంది మరియు ఇప్పుడు ఇది దేనికి సమానంగా ఉంటుంది విద్యార్థి సరిహద్దు ఇక్కడ మనం జాగ్రత్తగా చూసే సరిహద్దు పదం ఈ పదం సరైనది కాబట్టి అది ± jω 0 lEz±j ω0la1 లా ఉంటుంది ఎక్కడైతే Ez i13aipi ఇది ఒక అంచు ఒక సరిహద్దు అని గుర్తుంచుకోండి ఆపై మరొక అంచు ఉంటుంది మరియు మరొక అంచు ఉంటుంది ఇలాంటి అంచులు ఎన్ని ఉన్నాయి విద్యార్థి m m అంచులు మరియు పల్స్ ప్రాతిపదికన ఫంక్షన్ ప్రతి అంచున ఒకటి ఇది ప్రాథమికంగా a1 ఇది కూడా అంచు 1 అయితే ఇక్కడ నుండి నంబరింగ్ ప్రారంభమైతే మేము ఈ అంచుని 1 అని పిలుస్తాము కాబట్టి మీరు విషయాలను ఎలా చక్కగా లెక్కిస్తున్నారనే దాని గురించి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పుస్తకాన్ని ఉంచడం గురించి మీరు ఊహించవచ్చు కాబట్టి నేను ఇప్పుడు ఏ విధమైన సమీకరణాల వ్యవస్థను పొందాను కాబట్టి నేను కేవలం FEM సమీకరణాల వ్యవస్థను చేస్తే నాకు ఎన్ని సమీకరణాలు ఉంటాయి నేను ప్రతి సరిహద్దుల వెంట పరీక్షించగలను ప్రతి అంచులను నేను అర్థం చేసుకుంటాను కాబట్టి nm సమీకరణాలు సరైనవి కానీ ఆ సమీకరణాల m లో సరైనవి కాబట్టి నేను మొత్తం nm సమీకరణాలను కలిగి ఉంటాను విద్యార్థి కానీ మీరు సరిహద్దు షరతులను వర్తింపజేయలేరు సమయం 0705 చూడండి అవును మేము సరిహద్దు షరతులకు వస్తున్నాము n వాటిలో అంతర్గతమైనవి కాబట్టి వారు చేయరు విద్యార్థి ai లు కలిగి ఉంటుంది సహజంగానే వాటిలో m అనేది ఉంటుంది అయితే ఇందులో ఉన్న వేరియబుల్స్ సంఖ్య ai సమస్య ఇప్పుడు ఎంతగా మారింది నేను ఈ సమీకరణం 5ని ఇక్కడ ఉపయోగించబోతున్నట్లయితే నా తెలియని వారి సంఖ్య ఇప్పుడు మారింది n2m కాబట్టి అది nmm అవుతుంది కాబట్టి ఇవి ఏమిటి ఇవి H టాంజెన్షియల్ మరియు ఇది ఏమిటి Ez కాబట్టి నేను నా సమీకరణాల వ్యవస్థను కొంచెం పెద్దదిగా చేస్తున్నాను మరియు FEM సమీకరణాలు ఈ Ez సహచరులను కలిగి ఉంటాయి మరియు ఏమి జరుగుతుంది అంటే ప్రస్తుతం తగినంత సమీకరణాలు లేవు నా వద్ద nm సమీకరణాలు మాత్రమే ఉన్నాయి అయితే అనేకమైన తెలియనివి n2m అని చెప్పవచ్చు కానీ నేను ఇక్కడ సమీకరణం 5ని ఉపయోగిస్తే నాకు తెలుసు నేను మరొక m సమీకరణాలను పొందబోతున్నాను కాబట్టి BI సమీకరణాలు ఎలా ఉంటాయి BI సమీకరణాలు సరిహద్దు సమగ్ర సమీకరణాలు ఏమి మరియు దేనిని కలిగి ఉంటాయి కాబట్టి ఉదాహరణకు నేను సమీకరణం 5 తీసుకున్నప్పుడు E z ఉంది మరియు H టాంజెన్షియల్ H టాంజెన్షియల్ దేనికి సంబంధించినది లేదు H టాంజెన్షియల్ అనేది u లకు సంబంధించినది H tan అనేది u మరియు E z విద్యార్థి ఎ q∈Γ Apq uq Bpqvq ep a లు సరైనది కాబట్టి నేను దీన్ని మ్యాట్రిక్స్ సమీకరణంలో వ్రాస్తే నేను ఏమి పొందుతాను అని నేను ఈ క్రింది ఫారమ్లో ఏదైనా పొందబోతున్నాను q∈Γ Apq uq Bpqvq ep మనం దానిని v అని పిలుద్దాం కాబట్టి లోయర్ కేస్ a మరియు అప్పర్ కేస్ a మధ్య గందరగోళం లేదు కాబట్టి నేను v ఫైన్ అని పిలుస్తున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ కోసం పల్స్ ప్రాతిపదికన కోఎఫీషియంట్స్ చిన్న a నుండి మార్చుకుందాం కాబట్టి ఇది సమీకరణం మరియు కుడి వైపు దేనికి సమానంగా ఉంటుంది ఈ వ్యక్తి ఇన్సిడెంట్ ఫీల్డ్తో సమానంగా ఉండబోతోంది కాబట్టి ఇది మొత్తంగా m సమీకరణాలు మరియు చాలా ముఖ్యమైనది ఏమిటంటే విద్యుత్ క్షేత్రం గురించిన సమాచారం ఏమిటంటే ఇన్సిడెంట్ విద్యుత్ క్షేత్రం ఇక్కడ చక్కగా కనిపించింది కాబట్టి ఇప్పుడు నాకు తగినంత సమీకరణాలు ఉన్నాయా నేను అలా కలిపితే ఈ 1 మరియు ఈ 2 కలపండి నాకు తెలియనివి ఎన్ని ఉన్నాయి విద్యార్థి లేదు అక్కడ ఉంటుంది మొత్తం సమస్యలో మొత్తం సమస్య అంతర్గత విచక్షణతో పాటు సరిహద్దు డిస్క్రటైజేషన్ ను కలిగి ఉంటుంది అంతర్గత డిస్క్రటైజేషన్ n అంచులు ఉన్నాయి మరియు ఆ తెలియనివి తెలియకుండానే కొనసాగుతాయి అవి నిర్ణయించబడలేదు కాబట్టి అవి ఆ n సరిహద్దులో నా Ez మరియు H టాంజెన్షియల్ రెండూ నిర్ణయించబడలేదు కాబట్టి తెలియని వారు ఎంత మంది ఉన్నారు మీకు ఇప్పుడు నాతో మొత్తం ఎన్ని సమీకరణాలు ఉన్నాయి విద్యార్థి m ప్లస్ సరిహద్దు సమగ్ర నుండి FEM n నుండి mn కాబట్టి నేను ఈ రెండింటినీ చాలా తెలివిగా విలీనం చేయగలిగాను విద్యార్థి రెండవ విషయం ఒకటి